ప్రస్తుతం మనము ప్లాస్టిక్ ఆధారిత సంస్థలో ఉన్నాము ఈ సంస్థ పేరు గ్రోహిల్ ప్లాస్టిక్స్ ఇది ఇది గుజరాత్ లోని ఊంఝ తయారుచేస్తుంది ప్రాథమికంగా ప్లాస్టిక్ కంటైనర్ యొక్క అచ్చు బ్యాటరీలను కలిగి ఉంటుంది అవునా ఆ ప్లాస్టిక్ కంటైనర్ ఇక్కడే వారిచేతతయారు చేయబడింది మరియు వారు PLC ఆధారిత ఒక చిన్న తరహా యంత్రాన్ని ఉపయోగించారు కానీ ఈ ప్రత్యేకమైన యంత్రం ఏమి చేస్తుందనే దాని గురించి మనము తెలుసుకుంటాము మరియు ఈ ప్రత్యేకమైన యంత్రంలో ఉన్న PLC ప్యానెల్ను కూడా పరిశీలిస్తాము ఈ సంస్థ యొక్క ఎగ్జిక్యూటివ్లలో ఒకరైన మిస్టర్ సంతోష్ యాదవ్ నా దగ్గర ఉన్నారు

మిస్టర్ యాదవ్ ప్లాస్టిక్ బ్యాటరీల కోసం తయారు చేసిన ఈ ఫ్రేమ్ను సిద్ధం చేయడానికి ఇక్కడ అనుసరించే విధానాన్ని వివరించగలరా ఇది పదార్థం పూసల వన్డే ఉంటుంది మేము వాటికి రంగులు కలుపుతాము లేదా సహజ తెలుపు కోసం రంగు లేకుండా కలుపుతాము ఆ పదార్థం ఇక్కడ కరిగించబడుతుంది మరియు అది పెట్టెగా బయటకు వస్తుంది శీతలీకరణ సమయం పూర్తయిన తర్వాత తలుపు తెరుస్తుంది ఇక్కడ ఉష్ణోగ్రత 240 ఇప్పుడు శీతలీకరణ పూర్తయింది మరియు అచ్చు తెరిచి ఉంది ఒక ముక్క తయారీకి 64 95 సెకన్లు పడుతుంది మీరు ఇప్పటివరకు చూసినది ప్రాథమికంగా ప్లాస్టిక్ కంటైనర్ తయారీ యంత్రం ఇది ఇంజెక్షన్ అచ్చు ఉంచబడతాయి మీరు ఈ PLC ప్యానెల్ ద్వారా ఈ విభిన్న పారామితులను పరిపూర్ణంగా ఉండదు కాబట్టి మన వద్ద ఉన్న సైబర్ భౌతిక వ్యవస్థ ఇది వివిధ రకాల సెన్సార్లను ఆధారంగా వాస్తవ కార్యకలాపాలు ముందుగా రూపొందించబడతాయి మరియు వాస్తవ కార్యకలాపాల ఆధారంగా నిర్ణయాలు భిన్నంగా తీసుకుంటాము మీరు తీసుకున్న వేర్వేరు నిర్ణయాలు మీకు తెలుసు ఆపై మీరు తరువాత ఏమి చేయాలనుకుంటున్నారు అనే దాని గురించి నియంత్రికకు ఫీడ్ చేసే ఫీడ్బ్యాక్చేయాలి కానీ ఆ తరువాత సమాచారము ను ప్రాసెసింగ్ చేయాలి మరియు ప్రాసెసింగ్ ఆధారంగా వేర్వేరు నిర్ణయాలు తీసుకోవాలి మరియు నిర్ణయాల ఆధారంగా ఫీడ్బ్యాక్ నియంత్రణ ద్వారా అది తదుపరి చర్యల కోసం యంత్రానికి లేదా మరి ఎక్కడికైనా పంపించబడాలి ఇది ఒక యంత్రం మరికొన్ని యంత్రాలు ఉన్నాయి ఈ ప్రత్యేక సంస్థలో ఉన్నాయి మరియు ఈ యంత్రాలన్నీ కూడా ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉండవచ్చు కాబట్టి అనుసంధానం అనేది IIoT మరియు ఇండస్ట్రీ 4 0 లలో చాలా ముఖ్యమైన భాగం నేను ఇంతకు ముందే మీకు చెప్పాను కాబట్టి ఈ వేర్వేరు యంత్రాల మధ్య ఇంటర్కనెక్షన్ ఇంటర్కనెక్టివిటీ కలిగి ఉంటే అంతర్నిర్మిత లోపం గుర్తించి ఆపై సిగ్నల్స్ పంపించి మరియుస్వయంప్రతిపత్తిగా అన్నీ దిద్దుబాట్లు చేయవలెనుఇలా చేయటం చాలా అవసరము కాబట్టి అప్పుడు అది పూర్తిగా స్వయంప్రతిపత్తి వ్యవస్థ అవుతుంది ఇది మనకు అవసరమైనది ఇది కేవలం కొన్నిపరిశ్రమలు ఎలా పనిచేస్తున్నాయో మరియు పరిశ్రమ 4 0 ఇంకా లేని పరిశ్రమ ఎలా ఉందో చూపించడానికి ఇది మాత్రమే ఇండస్ట్రీ 4 0 అవసరాలకు అనుగుణంగా ఉండటానికి ఈ సంస్థల యొక్క విభిన్న యంత్రాలలో మీరు వేర్వేరు పరివర్తనాలను ఎలా కలిగి ఉంటారు పరిశ్రమ 4 0 కావలసిన వాటిల్లో ముఖ్యమైనది ఏమిటంటే సెన్సింగ్ యాక్చుయేషన్ భౌతిక వ్యవస్థ యొక్క కొన్ని ముఖ్యమైన భాగాలు ముఖ్యమైన చివరి భాగం ఏమిటంటే తప్పు గుర్తించడం నిర్వహణ మరియు స్వయంచాలక గుర్తింపు మరియు లోపాల నిర్వహణ చాలా ముఖ్యమైన భాగం ఈ కంపెనీలు మరియు ఇలాంటివి చిన్నవి లేదా పెద్దవి ఏ విధంగా పరిశ్రమ 4 0 వైపు రాబోయే కొద్ది సంవత్సరాల్లో వారు తమను తాము ఎలా మార్చుకుంటారో మీకు తెలుసు మునుపటి వర్క్షాప్ 250 యంత్రం ప్రాథమికంగా మూతను సిద్ధం చేస్తుంది ఇది యంత్రం యొక్క మూత మరియు ఇలాంటి కొన్ని ఇతర రకాల యంత్రాలు ఈ ప్రత్యేకమైన సంస్థలో ఉన్నాయిఈ యంత్రాలు స్క్రూలను హ్యాండిల్ వంటి ఇతర విభిన్న ప్లాస్టిక్ భాగాలను తయారు చేస్తాయి ఈ స్క్రూ మరియు ఇలాంటి స్క్రూలు కూడా తయారు చేయబడతాయి ఈ స్క్రూ ప్రాథమికంగా లోపలికి వస్తుంది మరియు మొదలైనవి మొత్తం ప్లాస్టిక్ కేసింగ్ అంటే ఈ సంస్థలోని వేర్వేరు వర్క్షాప్ ప్రక్రియల ద్వారా దిగువ భాగం మరియు పై భాగం మూత ఇవన్నీ వేర్వేరు అంతస్తులో తయారు చేయబడతాయి నేను ఈ విధముగా పరిశ్రమ 4 0 మాట్లాడుతున్నది కాబట్టి నేను ఇప్పటికే మీకు చెప్పాను పరిశ్రమ 4 0అనేది విభిన్న భాగాల మధ్య ఇంటర్కనెక్టివిటీ ఉపయోగించి సెన్సింగ్ ప్రాసెసింగ్ ద్వారా సమాచార సముపార్జన చేసి చూడు నియంత్రణ ఆపరేటర్ నిర్వహణ లేదా ఇవన్నీ కలిసి ఉంటాయి మరియు చాలా ముఖ్యమైనది నేను ప్రస్తావించని చాలా ముఖ్యమైనది ఏమిటంటే ఇంటర్ కనెక్టివిటీ యంత్రంలో ఇంటర్కనెక్టివిటీ మరియు వేర్వేరు యంత్రాలలో ఇంటర్కనెక్టివిటీ ఉదాహరణకు ఈ భాగాన్ని మరొకఫ్లోర్లోని యంత్రాల ద్వారా తయారు చేశారు దీనిని ఈ ఫ్లోర్లోని మరొక యంత్రం తయారు చేశారు మరియు ఇతర యంత్రాలచే తయారు చేయబడిన ఇతర భాగాలు ఉన్నాయి ఈ విభిన్న యంత్రాలన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉండాలి ఇలా లేకపోతే బాగోదు తప్పనిసరిగా ఏమి జరుగుతుందంటే దిగువ భాగాన్ని తయారు చేసినతరువాత సిగ్నల్స్ తదుపరి యంత్రానికి పంపబడతాయి ఆ యంత్రం మిగిలి ఉన్న ప్రక్రియను పూర్తి చేస్తుంది మరియు స్వయంచాలకంగా పనులు ప్రారంభించబడతాయి ఈ యంత్రాలన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉండటం వల్ల మీరు డౌన్ టైమ్ను తగ్గించబోతున్నారు మరియు మీరు ఈ ప్రక్రియలో మొత్తం ఉత్పాదకతను మెరుగుపరచబోతున్నారు మరియు తత్ఫలితంగా ఏమి జరగబోతోంది అంటే ఉత్పత్తి నాణ్యత పరంగా మొత్తం నాణ్యత ప్రక్రియల పరంగా ఉత్పాదకత నాణ్యతనుమరియు ఆర్థిక ప్రయోజనాలు అటువంటి విషయాలన్నీ రాబోతున్నాయి మనం పరిశ్రమ 4 0 కి ఎప్పుడు పరివర్తన చెందడానికి ప్రయత్నిస్తామో మీలో మీకు తెలుస్తుంది అప్పుడు ఏమి జరుగుతుందో అంటే మనం క్రమం క్రమంగా ఈ విభిన్న ప్రయోజనాలను ప్రక్రియల్లోకి పొందబోతున్నాం ఆశాజనకంగా ఈ పరిశ్రమ మరియు అనేక ఇతర సారూప్య పరిశ్రమలు ఇప్పుడు అవి పరిమాణంలో చిన్నవిగా ఉండవచ్చు కానీ బహుశా రాబోయే సంవత్సరాల్లో లేదా మరో పదేళ్ళలో చాలా ప్రగతిశీల మనస్సుతో ఏమి జరుగుతుందో చూడాలి అవన్నీ ఇండస్ట్రీ 4 0 కంప్లైంట్ అవుతాయని మీకు తెలుసు నేను మీకు చెప్పిన విధంగా వివిధ యంత్రాల మధ్య ఇంటర్కనెక్టివిటీని స్వయంచాలకంగా ఉంటుంది మరియు మొదలైనవి కాబట్టి ఈ విషయాలన్నీ ఒకదానికొకటి అమలులోకి రాబోతున్నాయి మరియు మెరుగైన ఉత్పాదకత ఇస్తాయి ఇది పరిశ్రమలు లేని యంత్రాలు ఇంకా అక్కడ లేనివి అవి పరిశ్రమ 4 0 కంప్లైంట్ చేయడానికి తమను తాము ఎలా మార్చుకోగలవో మీకు చూపించడానికి ఇది కేవలం ఒక కేస్ స్టడీ ప్రస్తుతం మేము మరొక రకమైన సంస్థలో ఉన్నాము ఇది ప్రాథమికంగా ముడి ప్లాస్టిక్ పదార్థాలను తీసుకొని వాటిని ప్లాస్టిక్ సీసాలుగా మార్చడంపై దృష్టి పెడుతుంది నా వెనుక ఒక స్మార్ట్ మెషిన్ ఉంది దీనిని ఈ ప్లాస్టిక్ బాటిళ్లను తయారు చేయడానికి ఉపయోగిస్తారు దీనిని సింగిల్ స్టేట్ బ్లో మోల్డింగ్ ఆధారంగా ప్రాథమికంగా ఆ ప్రోగ్రామ్ సూచనలు తీసుకొని మరియు ప్లాస్టిక్ సీసాలు తయారు చేయబడతాయి ఇది ఒక తెలివైన యంత్రం ఇక్కడ మీరు మ్యాన్ మెషిన్ఇంటర్ఫేస్ PLC ద్వారా సూచనలు తీసుకోబడతాయి అది ఆ సూచనలను తీసుకొని మరియు సంబంధిత చర్యలు చేయడానికి ఆ సూచనలు యంత్రానికి పంపబడతాయి ఫ్యాక్టరీ అంతస్తులను స్మార్ట్గా చేయడానికి ఉపయోగించే ఒక యంత్రం ఇది మీరు స్మార్ట్ ఫ్యాక్టరీలను కలిగి ఉండవచ్చు కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఇది ఒక యంత్రం అనేక అనేక ఇతర రకాల యంత్రాలు గా ఉండవచ్చు మీరు స్మార్ట్ ఫ్యాక్టరీ ఫ్లోర్ గురించి మాట్లాడుతుంటే ఈ విభిన్న యంత్రాల మధ్య పరస్పర సంబంధం చాలా ముఖ్యం కాబట్టి ఈ యంత్రాలు అన్ని యంత్రాల పర్యవేక్షణను చేయగలవు అన్ని వివిధ రకముల యంత్రాల ఆరోగ్య పర్యవేక్షణ కార్యాచరణ సామర్థ్యం కూడా పర్యవేక్షించవచ్చు ఈ యంత్రాల నుండి వస్తున్న సమాచారాన్నిను వివిధ రకముల పర్యవేక్షణ చేయవచ్చు అంతేకాకుండా వీటిని కూడా నిల్వ చేయవచ్చు మరియు వివిధ ఊహాజనిత మరియు కార్యాచరణ సామర్థ్యం అంచనాలు చేయవచ్చు చాలా విభిన్నమైన పనులు చేయవచ్చు కానీఈ సమయంలో ఈ యంత్రంతెలివిగా ఏమి చేస్తుందో మీరు తెలుసుకోవచ్చు ఇది ఆదేశాలను తీసుకొని మరియు తరువాత ముడి పదార్థాల నుండి ప్లాస్టిక్ సీసాలు గా మారుస్తుంది ఈ ప్రత్యేకమైన యంత్రం ఎలా పనిచేస్తుందో చూద్దాం